మునుపటి 2 ఉపన్యాసాలలో గణితశాస్త్రపరంగా తరంగాలను ఎలా రాయాలో ఎలా వర్ణించాలనే ఆలోచన మీకు పరిచయం చేయబడింది మరియు స్థిరమైన తరంగాలు ఎలా ఉత్పన్నమవుతాయి మరియు వైబ్రేటింగ్ స్ట్రింగ్ యొక్క సాధారణ స్థానభ్రంశం ఐగెన్ ఫంక్షన్లు మరియు ఆ స్ట్రింగ్ యొక్క ఐగెన్ ఫ్రీక్వెన్సీ పరంగా వ్యక్తీకరించబడుతుంది మనం కణాల కోసం ఒక తరంగ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము మరియు అందువల్ల ఆ ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి కాబట్టి మీరు కణాల తరంగ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే అది ఎందుకు చేయాలి కదిలే కణానికి దానితో సంబంధం ఉన్న తరంగాలు ఉన్నందున ఇది జరుగుతుంది మరియు మేము ఈ తరంగాన్ని వివరించాలనుకుంటున్నాము దాని అర్థం ఏమిటి దానిని అర్థం చేసుకుందాం దీని అర్థం ఏమిటంటే ఒక కదిలే కణం ఉంటే అక్కడ ఒక అనుబంధ తరంగం ఉంటుంది కాబట్టి కణము స్వతంత్రంగా కదులుతోందిదీనికి మ్యాటర్ తరంగం లేక డి బ్రోగ్లీ తరంగం అని పిలువబడే ఒక తరంగం ఉంది మరియు దీనికి వేవ్ లెంగ్త్ లాంబ్డా ఉంది ఇది hp చే ఇవ్వబడింది అయితే h అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్Planck's constant మరియు p అనేది కణం యొక్క మొమెంటుమ్ నేను పెట్టెలో పెడుతున్న ఈ సంబంధం నిజమైన సంబంధం λhp అనేది సాపేక్షత లేని మరియు సాపేక్ష కణాలకు వర్తిస్తుంది దాని అర్థం ఏమిటో వివరిస్తాను ఒక వేళ ద్రవ్యరాశి m కలిగిన కణాలు ఉంటేఅవి v వేగంతో కదులుతుంటే మీకు తెలిసిన మొమెంటుమ్ m v గా ఉంటుంది v చాలా పెద్దదిగా ఉంటే pmv1 v2c2 కొరకు సరైన సూత్రం దీనిని సాపేక్ష మొమెంటం అంటారు అదే v చిన్నదిగా ఉంటే సాపేక్షత లేని సూత్రానికి వెళతాం ఇది ఒక సాపేక్షత లేని సూత్రం మరియు డి బ్రోగ్లీ సంబంధం ఏమిటంటే లాంబ్డా h1 v2c2 ద్వారా ఇవ్వబడుతుంది అని మరియు చిన్న వేగాలకు hmv కి వెళ్తాముఇది ప్రతిపాదనఇది ఇతర సమీకరణాల నుండి పొందలేము కానీ ఇది ప్రాథమిక సమీకరణంకణాలు ఈ తరంగంతో సంబంధం కలిగి hmv వేవ్ లెంగ్త్ కలిగి ఉంటాయి కాబట్టి మనం దీనిని ఉత్పన్నం చేస్తున్నామని ఎవరైనా చెబితే నేను ఉద్భవించలేనుమనకు ఉన్నఏకైక మార్గం అక్కడ స్థాపించడం కాబట్టి సూత్రాన్ని ప్రయోగాత్మకంగా ధృవీకరించడమే దీనిని స్థాపించడానికి ఏకైక మార్గం అని నేను వ్రాస్తాను మరియు అది ప్రయోగాత్మకంగా నిజమైతే ఆ సంబంధం నిజం అని మీకు తెలుస్తుంది కాబట్టి ఈ సంబంధాన్ని తనిఖీ చేయడానికి ఏ ప్రయోగాలు చేయవచ్చో నేను ఈ ఉపన్యాసంలో వివరిస్తాను కానీ దీనికి ముందు నేను మీకు కొంత చారిత్రక నేపథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఈ సంబంధానికి డి బ్రోగ్లీ ఎలా వచ్చాడో చెప్పాలిమరియు నేను ఏమి చెప్తున్నాను అంటే అది ఉత్పన్నం కాదు ప్రజలు ఎలా ఆలోచిస్తారో మరియు వారు సమీకరణాలతో దరఖాస్తు చేసేటప్పుడు వారి ప్రాతిపదికన ఏదో ఒకదాన్ని ఎలా ప్రతిపాదిస్తారో అనేదాని గురించి కానీ అంతిమ తనిఖీ అనేది ప్రయోగాలు డి బ్రోగ్లీ ప్రతిపాదించిన ఈ సూత్రం ప్రయోగాత్మకంగా నిజం కాకపోతే దానికి అర్థం ఉండదు కనుక ఆసక్తి కోసం చూద్దాం కాబట్టి ఈ చారిత్రక నేపథ్యాన్ని వ్రాస్తాను డి బ్రోగ్లీ చెప్పినది ఏమిటంటే ఐన్స్టీన్ సంబంధం ద్వారా ద్రవ్యరాశి m యొక్క కణం ఉంటే అది శక్తి mc స్క్వేర్ కలిగి ఉంటుంది మరియు ప్లాంక్ యొక్క సంబంధం ద్వారా దీనికి కొంత అంతర్గత ఫ్రీక్వెన్సీ ఉంటుంది mc2h చే ఇవ్వబడిన అంతర్గత ఫ్రీక్వెన్సీ v ని వ్రాద్దాం నేను దానిని ఉత్పన్నం చేయడం లేదు చారిత్రాత్మకంగా డి బ్రోగ్లీ తన సూత్రాలతో ఆడుతున్న విధానాన్ని నేను మీకు కొంత చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తున్నాను మరియు కణం v వేగంతో కదులుతున్నప్పుడు దాని శక్తి mc21 v2c2 గా ఇవ్వబడుతుంది ఇది సరైన సాపేక్ష సూత్రం అందువల్ల దాని internal వచ్చి mc2h1 v2c2 కు సమానంగా ఉంటుంది internal కొంచెం పెరగడం మీరు చూస్తారుమరోవైపు ఇది కదులుతున్నప్పుడు మరియు ఒక వ్యక్తి ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు అంతర్గత క్లాక్ కు సంబంధించిన ఫ్రీక్వెన్సీ internal సమయం విస్ఫోటనం కారణంగా నెమ్మదిస్తుంది మరియు mc21 v2c2h కు సమానమైన వెలుపల నుండి వేరే ఫ్రీక్వెన్సీ v ఉందిఈ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది ఎందుకంటే సమయం డైలేషన్ కారణంగా బయటి వ్యక్తి ఈ గడియారం నెమ్మదిగా నడవడం చూస్తాడు కాబట్టి వేగం v తో కదులుతున్న అదే కణానికి మనకు 2 వేర్వేరు ఫ్రీక్వెన్సీ లు ఉన్నాయినేను నిజాన్ని ఎలా పునరుద్దరించగలను ఈ వ్యక్తి ఎదుర్కొంటున్న గందరగోళం అది mc2h1 v2c2అయిన internal 2 ఫ్రీక్వెన్సీ లను పునరుద్దరించటానికి మార్గం మరియు ν దీన్ని క్లాక్ అని పిలుద్దాం ఇది mc21 v2c2 అంటే కణానికి దానితో సంబంధం ఉన్న ఒక తరంగం ఉందని అనుకోవడం మరియు తరువాత ఫ్రీక్వెన్సీ అనగా internal mc2h1 v2c2 ఈ తరంగం ఎల్లప్పుడూ క్లాక్ తో ఫేజ్ లో ఉంటుందిఅది కదిలే కణంతో ఉంటుందని నేను అనుకుంటున్నాను మునుపటి 2 ఉపన్యాసాల నుండి గుర్తుకు తెచ్చుకోండి ఈ ఫేజ్ t xvగా ఇవ్వబడుతుంది అది 2πνt xvతప్ప మరొకటి కాదు కాబట్టి ఈ వేవ్ ఫ్రీక్వెన్సీ nu అంతర్గత మరియు అందువల్ల తరంగం యొక్క ఫేజ్ t సమయంలో x స్థానం వద్ద 2πinternalt xv గా ఉంటుంది కాబట్టి తరంగం యొక్క ఈ ఫేజ్ 2πinternalt xv కు సమానం ఫ్రీక్వెన్సీ clock యొక్క క్లాక్ యొక్క ఫేజ్ గురించి ఎలా ఈ క్లాక్ కణంతో ఉంటుంది మరియు సమయం t లో ఫేజ్ క్లాక్ clock2πt అవుతుంది మరియు ఈ 2 ఫేజ్ లు సమానంగా ఉండాలని డి బ్రోగ్లీ కోరింది కాబట్టి ఎడమ చేతి వైపు 2πinternalt xinternalv ఉందని వ్రాద్దాం ఇది 2πclockt కు సమానంగా ఉండడం మన హక్కు గా భావిస్తాము 2π 2π 2 వైపుల నుండి రద్దు అవుతుంది మరియు నాకు internalt xclockt వస్తుంది నేను ఇప్పుడు ఈ x ని v t తో భర్తీ చేయబోతున్నాను ఎందుకంటే అది కణానికి vinternal కనుక నేను ఏమి వ్రాస్తున్నాను అంటే internalt vt clockt మీరు ఆశ్చర్యపోవచ్చు మరియు ఈ సమయంలో మీరు మోసపోవచ్చు ఎందుకంటే ఈ v ఇక్కడ ఉంది దానిని నేను గుండ్రంగా ఎర్రగా గీశాను ఒకవేళ నేను x v t పెట్టినట్లయితే బహుశా రద్దు చేయబడుతుంది కానీ ఇది నిజం కాదు ఈ v ఇక్కడ ఉందిఈ v యదార్ధంగా vwave అవుతుంది కాబట్టి నేను x v t ఈ మొత్తం విషయం వ్రాసినప్పటికీ మొదటి నుండి వ్రాయండినాకు 2πinternalt vtvwave2πclockt ఉంటుంది కాబట్టి సమస్య ఉండదు కాబట్టి ఇది సమస్య కాదు మరియు ఈ t రద్దు అవుతుంది అంతేకాక 2π కూడా రద్దవుతుంది కనుకinternal n ను తీసుకుందాం కావున మీకు ఏమి వస్తుంది అంటే internalt vtwave clockt t మళ్లీ రద్దు అవుతోంది మరియు internal కోసం mc2h1 v2c2 vwavemc21 v2c2h ప్రతిక్షేపించండి మనము మన చుట్టూ ఉన్న వాటిని బాగా కలిపినట్లయితే మీకు ఏమి వస్తుంది అంటే vwave mc2h11 v2c2 1 v2c2మరియు ఇది మీకు mv2h1 v2c2 ఇస్తుంది అంతేకాక λhmv1 v2c2కు దారితీస్తుంది ఇదే డి బ్రోగ్లీ సూత్రం ఇది ఉత్పన్నం కాదని నేను మళ్ళీ నొక్కి చెబుతున్నాను డి బ్రోగ్లీ ఈ విధంగా వచ్చారు ఇది ప్రయోగాత్మకంగా ధృవీకరించకపోతే ఇది పూర్తిగా తప్పు కావచ్చు కాబట్టి వాస్తవానికి అతనిని తన థీసిస్ డిఫెన్స్లో అడిగారు ఇది అతని థీసిస్ మీరు ఈ ప్రతిపాదనను ఎలా తనిఖీ చేస్తారు అని అడిగినప్పుడు ఆయన ఏమి చెప్పాడు అంటే మీరు డైఫ్రాక్షన్ ప్రయోగాలు చేయండి మరియు అందులో మీకు ఆయనవల్లే సమానంగా వస్తే మీది నిజము కాబట్టి ఆ సమయంలో లభించిన ప్రయోగాలు ఎక్స్ రే డైఫ్రాక్షన్ మరియు ఈ డైఫ్రాక్షన్ అనే పదం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు చెప్పనివ్వండిఒక కణంతో సంబంధం ఉన్న తరంగాలు ఉంటే ఈ తరంగాలు జోక్యం చేసుకోగలవు ఇది తరంగాలు జోక్యం చేసుకునే చాలా నిర్దిష్ట తరంగ లక్షణం కాబట్టి మీరు జోక్యాన్ని చూపించగలిగితే అనగా ఈ అనుబంధ తరంగాల యొక్క డైఫ్రాక్షన్ మరొక రూపం తరువాత దీనిని నిరూపించవచ్చు కాబట్టి దీనిని డేవిసన్ జెర్మెర్ ప్రయోగం అని కూడా పిలుస్తారు అంతేకాక థాంప్సన్Thompson's ప్రయోగం అని కూడా పిలుస్తారు కాబట్టి ఎక్స్ రే డైఫ్రాక్షన్ లో ఏమి జరుగుతుందో నేను మీకు చెప్తానుఇది నాకు బ్రాగ్ సూత్రాన్ని ఇస్తుంది2 పొరలు గల ఒక క్రిస్టల్ ఉందనుకోండి క్రిస్టల్ ఈ అణువులను కలిగి ఉంటుంది వీటిని క్రమం తప్పకుండా ఉంచుతారు మరియు ఒకవేళ ఈ 2 ప్లేన్ లు నా దగ్గర d దూరం వద్ద ఉన్నాయి అనుకోండి మరియు ఒకవేళ x కిరణాలు లోపలకి వచ్చి బయటకు వెళితే మీరు ఏమి చూస్తారు అంటే క్రిస్టల్ యొక్క ఉపరితలం యొక్క ప్లేన్ నుండి కొన్ని కోణాలు తీటా ని చూస్తారు మీరు చాలా జోక్యం చూస్తారు మీరు ఇతర కోణాల్లో చాలా శిఖరాలను చూస్తారు కాబట్టి ఇది వివరించబడిన విధానం మరియు మనం ఎక్స్ రే డైఫ్రాక్షన్ లో ఉన్నాము ఈ విధానాన్ని ఏ విధంగా వివరించారు అంటే ఈ అణువుల ద్వారా ఏర్పడే ఈ ప్లేన్ లు వాస్తవానికి ఎక్స్ కిరణాలకు అద్దాలలా పనిచేస్తాయి కాబట్టి ఎగువ ఉపరితలం నుండి వచ్చే ఒక X కిరణం దిగువ ఉపరితలం నుండి ప్రతిబింబిస్తుంది మరియు కర్లీ బ్రాకెట్ చూపిన ఈ మార్గం వ్యత్యాసం ద్వారా ఇవ్వబడిన 2 ప్రతిబింబించే కిరణాల మధ్య ఫేజ్ వ్యత్యాసం ఈ X కిరణాల లాంబ్డా యొక్క పూర్ణాంక గుణకం అయితేఅప్పుడు మనం ఆ దిశలో ప్రతిబింబించే చాలా X కిరణాలను చూస్తాము కాబట్టి ఈ దూరం d మరియు ఈ కోణం ఉంటే సంబంధిత సూత్రం ఏమిటో చూద్దాం కాబట్టి నేను ఇక్కడ లంబంగా గీస్తే కోణం ఉంటుంది లోపల పింక్ చూపిన ఈ కోణం కూడా తీటా అవుతుంది ఇది అలా ఉంటుంది కనుక ఈ కర్లీ బ్రాకెట్ దూరం చూసినట్లయితే dSin అవుతుంది మరియు ఈ వైపు కూడా dSin అవుతుంది కావున ఎగువ ఉపరితలం మరియు దిగువ ఉపరితలం నుండి ప్రతిబింబించే x కిరణాల మధ్య మొత్తం మార్గం వ్యత్యాసం వచ్చి 2dSinθ మరియు 2dSinθλ లేదా 2 అయితే సాధారణంగా x కిరణం యొక్క వేవ్ లెంగ్థ్ యొక్క పూర్ణాంక గుణకం n అని బ్రాగ్ సూచించినది నేను నిర్మాణాత్మక జోక్యాన్ని చూడబోతున్నాను మరియు X కిరణం ఆ కోణంలో ప్రతిబింబిస్తుంది అని చూశానుఏ ఇతర కోణంలోనైనా మీరు అంతగా ప్రతిబింబం చూడలేరు కాబట్టి దీనిని బ్రాగ్ సూత్రం అంటారు కాబట్టి ఎలక్ట్రాన్లతో అదే పని చేయగలరు ఈ సందర్భంలో ఈ స్ఫటికాలను తీసుకోవాలి మరియు X కిరణాలకు బదులుగా మీరు ఎలక్ట్రాన్లను లోపలికి రానివ్వండి మరియు అనుబంధ తరంగాలు కూడా పై ఉపరితలం మరియు దిగువ ఉపరితలం నుండి ప్రతిబింబిస్తాయిమరియు మీరు శిఖరాలను కొన్ని కోణాల్లో మాత్రమే చూడాలి మరియు ఆ శిఖరాలు అనుబంధ తరంగాల నిర్మాణాత్మక జోక్యానికి అనుగుణంగా ఉంటాయి కాబట్టి ఈ క్రిస్టల్ యొక్క d నాకు తెలిస్తే ఆ తరంగాలు నిజంగా ఉంటేనేను 2dSinθdeBroglie యొక్క బలమైన ప్రతిబింబం చూడాలి ఇది h p లేదా 2deBroglie కలిగి ఉంటుంది మరియు అలా మరియు ఇది ప్రయోగాత్మకంగా ధృవీకరించబడింది ఇది లాంబ్డా వాస్తవానికి ఉందని నిర్ధారించింది ఒక తరంగం అనుబంధించబడింది మరియు మీరు క్రిస్టల్ నుండి ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ చేసినప్పుడు కూడా డైఫ్రాక్షన్ నమూనా వంటి X కిరణం ను చూస్తారు ఇది చాలా కాలం క్రితం 1930 లలో జరిగింది ఉదాహరణకు ఆధునిక ప్రయోగాలు కూడా ఉన్నాయి మీరు ఫారమ్ను గుర్తుచేసుకుంటే అది చాలా బాగుంటుంది కాంతి యొక్క తరంగ స్వభావం యంగ్ యొక్క డబుల్ స్లిట్ ప్రయోగం ద్వారా స్థాపించబడింది కనుక ఎలక్ట్రాన్ల కోసం నేను యంగ్ డబుల్ స్లిట్ ప్రయోగం చేయగలను నేను డబుల్ స్లిట్ ఎలక్ట్రాన్లు లోపలికి రానివ్వగలనా మరియు నేను చాలా చివర అంచు నమూనాను పొందానా అని చూడండి యంగ్ యొక్క ప్రయోగంలో ఇది జరిగిందిఇప్పుడు ఒక రోజు అది చేయవచ్చు ఎందుకంటే మనం చిన్నగా ఉండే చీలికలను తయారు చేయగలము వాటి మధ్య దూరాన్ని మనం సృష్టించగలము ఇవి ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరిపోతాయి మరియు ఈ ప్రయోగం కూడా జరిగింది మరియు ఇది వేవ్ లెంగ్త్ వాస్తవానికి deBroglie అని నిర్ధారిస్తుంది మూడవ ప్రయోగం చాలా ఆసక్తికరంగా ఉంది ఇది డిరాక్ కపిట్సా ప్రయోగం మరియు 1990 లలో మరియు ఆ తరువాత ఈ ప్రయోగాలు కూడా జరిగాయి దీనికి చాలా ఎక్కువ తీవ్రత కాంతి అవసరం కావున ప్రయోగం ఏమిటంటే డిరాక్ మరియు కపిట్సా చెప్పినది ఏమిటంటే ఒకవేళ x ray కిరణాలు క్రిస్టల్ అయిన పదార్థం ద్వారా విక్షేపం చెందుతాయి మరియు ఎలక్ట్రాన్లు నిజంగా తరంగ స్వభావాన్ని కలిగి ఉంటే ఎలక్ట్రాన్లు కాంతి తరంగం ద్వారా కూడా విక్షేపండిఫ్రాక్ట్ అవుతాయి చెందుతాయి ఎందుకంటే కాంతి తరంగం ఈ ఆవర్తనతను కలిగి ఉంటుంది మరియు ఇది తేలికపాటి క్రిస్టల్ లాంటిది దాని నుండి నేను ఎలక్ట్రాన్లను విడదీయగలను మరియు ఈ ప్రయోగాలు కూడా జరిగాయి ఎలక్ట్రాన్లను విడదీయడానికి మీకు కాంతి తీవ్రతను ఇచ్చే చాలా ఎక్కువ తీవ్రత గల లేజర్ల వరకు వారు వేచి ఉండాల్సి వచ్చింది కాబట్టి ఒక నిమిషం లో మీకు ఆ విషయాన్ని చెబుతాను కాబట్టి నేను 2 అద్దాల మధ్య కాంతి తరంగాలను కలిగి ఉంటే కాంతి పిరియాడిసిటీ వచ్చి light2 కాబట్టి ఇది క్రిస్టల్ యొక్క d లాగా అవుతుందిమరియు నేను ఎలక్ట్రాన్లను తీసుకువస్తే మరియు అవి విభేదిస్తే నాకు 2 d sinelectrons 2light2Sinθelectrons ఉండాలి ఇవి రెండు రద్దయి పోతాయి మరియు ఈ కాంతి స్ఫటికాల నుండి ఒక నిర్దిష్ట కోణంలో చాలా ఎలక్ట్రాన్లు విక్షేపం చెందుతున్నప్పుడు నేను ఈ సమీకరణాన్ని సంతృప్తిపరచగలగాలిఎలా మాట్లాడాలి ఇప్పుడు మీరు చూసినట్లయితే మీరు గమనించినట్లయితే క్రిస్టల్ ప్లేన్ లు ఇలా ఉన్నాయి కనుక కోణం వచ్చి ఈ కోణం అవుతుంది ఈ సూత్రాన్ని శాస్త్రీయంగా కూడా పొందవచ్చుఏదేమైనా తరంగ కోణం నుండి చూడటం ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టితరంగ స్వభావాన్ని వాస్తవంగా నిర్ధారించే ప్రయోగాలు ఇవి నేను మీకు క్లాసిక్ డేవిసన్ జెర్మెర్ ప్రయోగాన్ని ఇచ్చానునేను డబుల్ స్లిట్ ప్రయోగం గురించి మాట్లాడాను అది వాస్తవానికి తరంగ జోక్యం దృగ్విషయం నేను అధిక తీవ్రత లేజర్లతో ప్రదర్శించిన కపిట్సా డైరాక్ ప్రతిపాదన గురించి కూడా మాట్లాడాను కాబట్టి ఎలక్ట్రాన్ కోసం deBroglie యొక్క ప్రయోగాత్మక నిర్ధారణను తనిఖీ చేయగల తరంగాలు ఇవి ఎలక్ట్రాన్ల విక్షేపం గురించి ఎందుకు మాట్లాడుతున్నానో నేను ఎలక్ట్రాన్ల గురించి ఎలా మాట్లాడుతున్నానో ఇప్పుడు మీరు విని ఆశ్చర్యపడతారు ఎందుకంటేelectrons అయిన hmelectronv ఎలక్ట్రాన్లు భారీ కణాల కన్నా చాలా పెద్దవి మరియు వేవ్ లెంగ్త్ పెద్దది డైఫ్రాక్షన్ విక్షేపం లేదా ఇంటర్ఫేరెన్సు ని జోక్యాన్ని చూడటం సులభం మరియు అందువల్ల ఎవరైనా ఎలక్ట్రాన్లతో పని చేస్తారు నేను చూపించదలిచిన ఇతర విషయం ఏమిటంటే మనం ఒక క్రిస్టల్ నుండి ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ను చూసినప్పుడు ప్రతి ఎలక్ట్రాన్తో సంబంధం ఉన్న తరంగమే దానితో జోక్యం చేసుకుంటుంది కాబట్టి ఒకే ఎలక్ట్రాన్తో సంబంధం ఉన్న తరంగం తనతోనే జోక్యం చేసుకుంటుంది కనుక అది ఎలక్ట్రాన్ మీద ఎలక్ట్రాన్ సమన్వయము కాదుఅది ఒక ఎలక్ట్రాన్ తో చేర్చే ఒక తరంగం అది తనతోనే జోక్యం చేసుకుంటుంది అదేవిధంగా నేను ఎలక్ట్రాన్లతో డబుల్ డైఫ్రాక్షన్ డబుల్ స్లిట్ ప్రయోగం గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఎలక్ట్రాన్ల తరంగం దానితో జోక్యం చేసుకుంటుందిఎలక్ట్రాన్ తనతో జోక్యం చేసుకోవడం మీకు కొంచెం ఇబ్బంది కలిగించేలా ఉంటుందినేను చెప్పగలిగేది ఏమిటంటేక్వాంటం మెకానిక్స్ ప్రపంచానికి స్వాగతం అని ఈ విధంగా విషయాలు పని చేస్తాయి యంగ్ యొక్క డబుల్ స్లిట్ ప్రయోగం కోసం నేను ఉద్దేశపూర్వకంగా సూత్రాన్ని తీసుకోలేదు ఎందుకంటే మీ పన్నెండవ తరగతి భౌతికశాస్త్రం నుండి మీకు బాగా తెలుసు ఇప్పుడు అంగీకరించండిమనం ఎలక్ట్రాన్ ఇంటర్ఫేన్స్ జోక్యం తో పనిచేసేటప్పుడు వేవ్ లెంగ్త్ అనేది ఎలక్ట్రాన్ తరంగం అవుతుంది కనుక ఇంతటితో మ్యాటర్ తరంగాల పరిచయాన్ని ముగిస్తున్నాము కణంతో తరంగాలతో సంబంధం ఉన్న వేవ్ లెంగ్త్ దాని వేగాన్ని బట్టి ఎలా ఇవ్వబడుతుందో మరియు ప్రయోగాత్మకంగా ఎలా ధృవీకరించబడుతుందో ఇది మీకు చెబుతుంది తదుపరి ఉపన్యాసం లో డి బ్రోగ్లీ తరంగాల పరంగా ఈ కణాల కోసం ష్రోడింగర్Schrödinger సమీకరణం అని పిలువబడే ఒక తరంగ సమీకరణాన్ని అభివృద్ధి చేస్తాము మరియు దానితో పనిచేయడం ప్రారంభిస్తాము అది క్వాంటం మెకానిక్స్ యొక్క ష్రోడింగర్ సమీకరణం అవుతుంది ధన్యవాదాలు